నమస్కారం పునః స్వాగతం కాబట్టి 3 ఫేజ్ శక్తి కొలత కాబట్టి ఈ సందర్భంలో ఏమి జరుగుతుంది ప్రాథమికంగా 3 ఫేజ్ శక్తి కొలత కోసం మనము 2 వాట్ మీటర్ పద్ధతిని ఉపయోగిస్తాము కాబట్టి ఈ సందర్భంలో మనము 3 వాట్ మీటర్ ఉపయోగించాము సాధారణంగా వాట్ మీటర్ కరెంట్ కాయిల్ను కలిగి ఉంటుంది ఇది వాస్తవానికి కరెంట్ కాయిల్ మరియు దీనిని కొన్నిసార్లు మనం ఫేజార్ కాయిల్ లేదా వోల్టేజ్ కాయిల్ అని పిలుస్తాము కాబట్టి లోడ్ సమతుల్యత లేదా అసమతుల్యతగా కావచ్చు మరియు ప్రయోగశాలలో ఉన్నప్పుడు చూడండి ఈ వైపు M గా గుర్తించబడింది మరియు ఈ వైపు L గా గుర్తించబడింది M ప్రధాన వైపున ఉంది సరఫరా వైపు ఉంది దీనిని మెయిన్ మరియు L లోడ్ వైపు అని పరిగణిస్తారు అంటే ఈ వైపు L అందుకే L గా గుర్తించబడింది మరియు ఈ పాయింట్ ఈ పాయింట్ ను కొన్నిసార్లు మనం C అని గుర్తిస్తాము మరియు ఈ పాయింట్ V ను సూచిస్తుంది మరియు దీనిని ఫేజార్ కాయిల్ అని పిలుస్తారు మరియు కరెంట్ కాయిల్ వోల్టేజ్ కాయిల్ కంటే అతితక్కువ నిరోధకతను కలిగి ఉంటుంది ప్రాథమికంగా మొత్తం కరెంటు దీని నుండి ప్రవహిస్తుంది ఇది కరెంట్ కాయిల్ మరియు ఈ ఫేజార్ కాయిల్ నిజానికి ఇది వోల్టేజ్ కాయిల్ కాబట్టి ఇది ప్రాథమికంగా ఇది వోల్టేజ్ ను చూపిస్తుంది కాబట్టి ఇది a అని అనుకుందాం మరియు ఇది b మరియు ఇది ఫేజ్ a కరెంట్ Ia ప్రవహిస్తుంది మరియు వోల్టేజ్ వాస్తవానికి ఇది ఇక్కడ నుండి ఇక్కడకు వోల్టేజ్ ఇది a c ఇది కనెక్ట్ అయిందని తెలుసు మనం తదుపరి రేఖాచిత్రాలలో చూస్తాము కాబట్టి ప్రాథమికంగా ఇది లైన్ మరియు లైన్ మధ్య వోల్టేజ్ను పరిగణిస్తుంది కాబట్టి ఎప్పుడైనా 2 వాట్ మీటర్ పద్ధతికి ఎంచుకోండి కానీ నేను ఈ రేఖాచిత్రంలో చూపిస్తాను ఒక్క నిమిషం ఇది 3 వాట్ మీటర్ కాబట్టి ఈ ఒక్క వాట్ మీటర్ పునరావృతమవుతుంది ఇది 0 ను కొలుస్తుంది మూడు వాట్ మీటర్ లు అవసరం లేదు కాబట్టి నేను ఇచ్చిన ఈ కనెక్షన్ 3 వాట్ మీటర్ కోసం ఈ వాట్ మీటర్ ప్రాథమికంగా 0 ను కొలుస్తుంది మీరు స్వయంగా ఆలోచించండి కాబట్టి ప్రాథమికంగా కొలవడానికి 2 వాట్ మీటర్ పద్ధతి అవసరం లోడ్ స్టార్ లేదా డెల్టా సమతుల్యత లేదా అసమతుల్యత గలది అయినా కావచ్చు పట్టింపు లేదు మేము 2 వాట్ మీటర్ పద్ధతిని ఉపయోగించి శక్తిని కొలుస్తాము కాబట్టి 2 వాట్ మీటర్ పద్ధతికి వెళ్ళినప్పుడల్లా కాబట్టి ఇది వాట్ మీటర్ మరియు ఇది శక్తి P1 ని కొలుస్తుంది మరియు లోడ్ స్టార్ గా తీసుకోబడింది అని పరిగణించండి కాబట్టి Z ∠ అయితే కాబట్టి దీని ద్వారా ప్రవహించే కరెంట్ దీని ద్వారా ప్రవహించే కరెంట్ Ia ఇది Ia ఇది వోల్టేజ్ కొలత వద్ద ఉన్న ఫేజార్ వోల్టేజ్ను ఇక్కడ నుండి ఇక్కడకు పరిగణిస్తాం కాబట్టి వోల్టేజ్ వాస్తవానికి ఇది Vab అవుతుంది ఇప్పుడు ఫేజార్ రేఖాచిత్రం నుండి ఇది A నుండి N అయితే లైన్ కరెంట్ ఫేజ్ కరెంట్ కాబట్టి ఇది VAN మరియు కరెంట్ ఇది ఇక్కడ వోల్టేజ్ నేను an కు బదులుగా AN తీసుకున్నాను కాబట్టి ఇక్కడ కూడా మనం AN ను వ్రాయవచ్చు మరియు కరెంట్ Ia విలువ కోణం వెనుకబడి ఉంటుంది కాబట్టి ఇది కోణం కాబట్టి ఇప్పుడు ఇది లైన్ వోల్టేజ్ లైన్ వోల్టేజ్ Vab Vab విలువ ఫేజ్ వోల్టేజ్ కంటే కోణం 300 ముందు ఉంటుంది కాబట్టి ఇది Vabమరియు ఈ కోణం 300 అందువల్ల దీని మధ్య కోణం మరియు ఈ వాట్ మీటర్ కొలతలు వాస్తవానికి ఇక్కడ లైన్ వోల్టేజ్ ఎందుకంటే ఫేజార్ కాయిల్ ఇక్కడ అనుసంధానించబడి ఉంది ఎందుకంటే ఇది Vab అవుతుంది మరియు దీని ద్వారా ప్రవహించే కరెంట్ Ia కాబట్టి Vab మరియు Ia మధ్య కోణం 30o అవుతుంది అంటే వాట్మీటర్ యొక్క ఈ రీడింగ్ P1 అవుతుంది అప్పుడు P1 ఇది మాగ్నిట్యూడ్ Vab Ia cos30o కాబట్టి ఇతర వాట్ మీటర్ కోసం కూడా అదే విధంగా పరిగణిస్తాము కాబట్టి ఈ ఫేజార్ రేఖాచిత్రాన్ని గమనించినట్లైయితే అది Vab VAN ల మధ్య 30o Vab మరియు Ia ల మధ్య కోణం 30o అని చూడండి ఇప్పుడు Ia Ia ఇది వాస్తవానికి VAN ఇక్కడ ఇది ఈ రేఖాచిత్రంలో ఉంది ఈ రేఖాచిత్రం మనకు ఇది తెలుసు ఇది అవును నేను దీనిని AN గా గుర్తించాను కాబట్టి ప్రశ్న ఒకదాని మధ్య ఉంది కరెంట్ కాయిల్ మధ్య ఉంది కాబట్టి ప్రాథమికంగా ఇది ఏమీ కాదు కానీ a మరియు n అని కూడా పరిగణించవచ్చు కాబట్టి కరెంట్ Ia Ia వాస్తవానికి అదే వాస్తవానికి VAN ZY కాబట్టి ఈ విధంగా దీన్ని చేయవచ్చు కాబట్టి ఇక్కడ నేను N అదే విషయం వ్రాసాను అంటే ఇక్కడ VAN ∠ 00 ZY ఇక్కడ కూడా ఫేజార్ రేఖాచిత్రంలో ఫేజార్ రేఖాచిత్రం అంటే VAN అంటే వాస్తవానికి ఇది VAN అదే విషయం అర్థమయ్యింది కాబట్టి ఈ VAN కోణం కూడా ZY Z ∠ కాబట్టి ఇది IaVANZ∠ అవుతుంది కాబట్టి P1 Vab Ia cos 30 ఇది మాగ్నిట్యూడ్ ఇది మాగ్నిట్యూడ్ కానీ వాస్తవానికి Vab అనేది ఒక లైన్ వోల్టేజ్ కాబట్టి ఇది VL ఇది ఒక లైన్ వోల్టేజ్ మరియు Ia లైన్ కరెంట్ IL Ia ఇది లైన్ కరెంట్ అది లైన్ వోల్టేజ్ మరియు లైన్ కరెంట్ కాబట్టి ఇది VabIa cos 300 లేదా మనం VLIL cos 300అని వ్రాయవచ్చు ఇది సమీకరణం 1 ఇది వాట్ మీటర్ 1 యొక్క రీడింగ్ ఇప్పుడు వాట్ మీటర్ 2 ని చూద్దాము మళ్ళీ రేఖాచిత్రానికి వెళితే మళ్ళీ రేఖ చిత్రానికి వెళ్ళండి కాబట్టి ఈ సందర్భంలో కొంచెం పైకి వెల్దాము అది వోల్టేజ్ abbc అని గుర్తించబడింది కాబట్టి ఈ సందర్భంలో కరెంట్ ఇక్కడ ఉంది ఇది Ic ఈ కరెంట్ Ic ఈ కరెంట్ Ic వాట్ మీటర్ ఇక్కడ ఉంచబడింది కాబట్టి లైన్ కరెంట్ Ic అవును మరియు వోల్టేజ్ అది abc వైపు చూస్తుంది ఇది b నుండి c Vbc Vab Vbc bc ఇచ్చినప్పటికీ వోల్టేజ్ cb ని చూస్తుంది అయితే ఇది Vcb అవుతుంది ఎందుకంటే ఇది ఫేజ్ c మరియు ఇది b కి అనుసంధానించబడినది కాబట్టి వోల్టేజ్ Vcb అంటే అది వోల్టేజ్ Vcb ని చూడండి కానీ Vbc కాదు కాబట్టి మరియు కరెంట్ Ic కాబట్టి పూర్తి ఫేజార్ రేఖాచిత్రాన్ని గీస్తే ఇది రేఖాచిత్రం కాబట్టి ఈ సందర్భాన్ని ఇంతకుముందు మనం చూశాము ఇది Vab ఇది VAN ఈ కోణం 30o ఇది మనం ఇంతకుముందు చూశాము మరియు ఇది Ia కాబట్టి Ia విలువ VAN విలువ కంటే తో వెనుకబడి ఉంది అదేవిధంగా ఇది Ib అవును కొంచెం పైకి వెల్దాము కాబట్టి ఇది Ib Ib విలువ VBN విలువ కంటే 30o వెనుకబడి ఉంటుంది అదేవిధంగా Ic ని చూద్దాము Icవిలువ VCN విలువ కంటే వెనుకబడి ఉంటే క్షమించండి Ib విలువ VBN విలువ కంటే o వెనుకబడి ఉంటుంది మరియు Ic కూడా దీని నుండి o వెనుకబడి ఉంటుంది ఇప్పుడు దీనిని నేను శుభ్రపరుస్తాను ఇప్పుడు వాస్తవానికి ఇది రేఖాచిత్రం నేను జూమ్ను తగ్గిస్తాను కాబట్టి ఈ సందర్భంలో ఇది Vbc ఒకవేళ Vcb కావాలంటే కేవలం 180o ఫేజ్ షిఫ్ట్ కావాలంటే కేవలం ఆ వైపు వ్యతిరేక మార్గంలో చేయండి ఇది Vcb అవుతుంది ఇప్పుడు కోణం Ic మరియు Vcb మధ్య కోణం కావాలి కాబట్టి ఈ కోణం V cb మరియు Vab మరియు VAN ల మధ్య కోణం 300 మరియు అదేవిధంగా Vab Vbc Vca ఇక్కడ ఇది Vab మరియు VAN అదే విధంగా ఇక్కడ Vca మరియు VCN ల మధ్య కోణం 300 అవుతుంది కాబట్టి ఇక్కడ గమనించినట్లైతే ఇది VCN ఇది VCN మరియు ఇది Ic కాబట్టి VCN మరియు Ic ల మధ్య కోణం ఎందుకంటే వాస్తవానికి Ic కరెంట్ దీని నుండి వెనుకబడి ఉంది ఎందుకంటే ఇది సమతుల్యత కలిగి వుంది ఇది బ్యాలెన్స్డ్ అని పరిగణించాము కాబట్టి ఇది VCN మరియు V cb ఈ విషయం మధ్య కోణం 30o మరియు Vab మరియు VAN వలె 30o ఉంటుంది దీనికి వ్యతిరేక దిశలో Vcb తీసుకున్నాము కాబట్టి ఈ కోణం 30o ఈ కోణం 30 o అవుతుంది కాబట్టి ఈ కోణం 30 o ఆ రెండవ వాట్ మీటర్ రీడింగ్ P2 నుంచి వాట్ మీటర్ రీడింగ్ P2 ఇది VcbIc cos 300 కాబట్టి ఇది Vcb కానీ ఇది ఒక మగ్నిట్యూడ్ ఇది కూడా మగ్నిట్యూడ్ కాబట్టి Vcb VL Ic IL ఇది VLIL cos 300 ఇది అవుతుంది కాబట్టి ఇది రెండవ వాట్మీటర్ యొక్క రీడింగ్ కాబట్టి నేను దానిని శుభ్రపరుస్తాను కాబట్టి జూమ్ని పెంచండి కాబట్టి ఇదే రెండవ వాట్ మీటర్ రీడింగ్ కాబట్టి ఇది VcbIc cos 300 అవుతుంది కాబట్టి ఇక్కడ P2 VcbIc cos 300 cos cos కాబట్టి ఇది cos 30 o cos 30 o లేదా మనం P2 విలువ ని వ్రాయవచ్చు ఇది లైన్ మరియు లైన్ మధ్య వోల్టేజ్ కాబట్టి P2VLIL cos 300 ఇది సమీకరణం 2 తరువాత మొత్తం వాట్ మీటర్ రీడింగ్ కొరకు సమీకరణం 1 మరియు సమీకరణం 2 ను కూడిక చేయండి కాబట్టి P1 P2 మరియు సరళీకృతం చేస్తే ఆ విలువ 3VLIL cos అవుతుంది PT మొత్తం అంటే PT వాస్తవానికి మొత్తం శక్తి కాబట్టి ఇది 3VLIL cos అవుతుంది ఇది సమీకరణం 3 అని పరిగణించండి ఇది మనం గణిత శాస్త్ర పరంగా మనం ఏదైతే ఉత్పన్నం చేశామో అదే రీడింగ్ ని వాట్ మీటర్ చూపిస్తుంది అదేవిధంగా సమీకరణం 2 నుండి సమీకరణం 1 ను తీసివేస్తే అనగా సమీకరణం 2 సమీకరణం 1 P2 P1 VLIL sin లభిస్తుంది లేదా రెండు వైపులా √ 3 చే గుణించాలి అప్పుడు అందువల్ల QT3P2 P1 అవుతుంది ఎందుకంటే ఇది మొత్తం రియాక్టివ్ శక్తి 3VLIL sin కాబట్టి QT3P2 P1 ఇది సమీకరణం 4 కాబట్టి 3VLIL cos P1P2 మరియు 3VLIL sin 3P2 P1 కాబట్టి దీన్ని భాగించండి ఇది ఇది చేస్తే అది tan 3P2 P1P1P2 ఇప్పుడు పాజిటివ్ అయితే అది ఇండక్టివ్ లోడ్ అవుతుంది అంటే P2 P1 అయితే లోడ్ ఇండక్టివ్ అవుతుంది P2 P1 అయితే లోడ్ కెపాసిటివ్ అవుతుంది P2 P1 పాజిటివ్ అంటే ఇండక్టివ్ లోడ్ అవుతుంది లేకపోతే P2 P1 నెగిటివ్ అయితే అది కెపాసిటివ్ లోడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ P2 P1 అయితే అది రెసిస్టివ్ లోడ్ అవుతుంది అంటే 0 రెసిస్టివ్ లోడ్ అని అర్థ P2 P1 అంటే ఇండక్టివ్ లోడ్ P2 P1 అంటే అది కెపాసిటివ్ లోడ్ అక్కడ నుండి మీరు కనుగొనవచ్చు ఇప్పుడు దీని తరువాత ఒక ఉదాహరణ తీసుకోండి ఇది ఉదాహరణ 6 వాట్ మీటర్ ను ఇలా కనెక్ట్ చేసాం అని పరిగణించండి W1 W2 మరియు W3 మరియు ఈ విషయం ఆసక్తికరమైన విషయం ఉద్దేశపూర్వకంగా అసమతుల్య లోడ్ అని పరిగణించబడింది ఎందుకంటే Za కేవలం 15 Ω అదేవిధంగా Zb 10 j 5 Ω మరియు Zc 6 j 8 Ω కాబట్టి ప్రతి పవర్ ఫేజ్ బేసిస్ ని కొలవాలంటే ఏం చేయాలి కాబట్టి ఇక్కడ ఇది అసమతుల్యమైనది ఈ విషయం ఇవ్వబడింది మరియు ఉద్దేశపూర్వకంగా నేను ఈ ఉదాహరణను తీసుకున్నాను మరియు ఇది 15 Ω ఇది 6 j 8 Ω అంటే Zc మరియు ఈ వైపు నేను రేఖాచిత్రాన్ని చూపిస్తాను మరియు ఈ వైపు Zb విలువ 10 j 5 వాట్ మీటర్ ఇలా అనుసంధానించబడి ఉంది అదేవిధంగా మరొక వాట్ మీటర్ ఇలా అనుసంధానించబడి ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో ఇది న్యూట్రల్ కాబట్టి పవర్ ఫేస్ బేసిస్ ని కొలవాలనుకుంటున్నాము కాబట్టి ఇది కరెంట్ Ia ఇది Ib ఇది Ic మరియు కొంత కరెంట్ న్యూట్రల్ ద్వారా ప్రవహిస్తుంది మరియు ఇది అసమతుల్యమైన విషయం ఇప్పుడు ఈ సందర్భంలో వాట్ మీటర్ రీడింగులను అంచనా వేయండి మొత్తం గ్రహించిన శక్తి s ను కనుగొనండి కాబట్టి ఇది అసమతుల్యత గా పరిగణించబడుతుంది కాబట్టి ఈ సందర్భంలో మొదట Ia Ib మరియు Ic లను కనుగొనండి కాబట్టి అలా అయితే దానికి a c b సీక్వెన్స్ a c b సీక్వెన్స్ ఇవ్వబడింది అంటే బ్యాలెన్స్ ఫేజ్ వోల్టేజ్ 100 వోల్ట్ దానిని పరిశీలిస్తే అది బ్యాలెన్స్ ఫేజ్ వోల్టేజ్ అది వంద వోల్ట్ ఇవ్వబడింది ఒక a c b సీక్వెన్స్ ఉంటే ఫేజ్ వోల్టేజ్ సమతుల్యం అవుతుంది కానీ అసమతుల్య లోడ్ ని కలిగివుంది కాబట్టి VAN విలువ 100∠00 గా తీసుకోబడింది మరియు ఇది a c b క్రమం కనుక కాబట్టి VCN విలువ 100 ∠ 1200 మరియు VBN 100 ∠ 1200 ఇప్పుడు Ia ఫేజ్ a 100∠0015 ఈ విలువ 6 67∠ 0o ఆంపియర్ గా లభిస్తుంది అదేవిధంగా ఫేజ్ b Ib 100∠120010j5 ఈ విలువ 8 44o ఆంపియర్ గా లభిస్తుంది అదేవిధంగా ఫేజ్ c Ic 100∠ 12006 j8 ఈ విలువ 10 ∠ 66 87o ఆంపియర్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇది కనుగొనబడింది Ia VAN ఈ విలువ అదేవిధంగా Ib VBN ఈ విలువ అదేవిధంగా Icn VCN ఈ విలువ ఫేజ్ వారీగా తెలుసుకోవచ్చు కాబట్టి ఇది చేసిన తరువాత ఇప్పుడు In Ia Ib Ic కాబట్టి Ia Ib Ic మొత్తం గా గుర్తించండి అలా చేస్తే అది 10 4o ఆంపియర్ అవుతుంది మరియు వాట్మీటర్ రీడింగ్ శక్తి P1 కోసం ఇది VANIa cos అంటే ఈ వాట్ మీటర్ కోసం ఇది ఇక్కడ అనుసంధానించబడి ఉంది ఇది ఈ విషయం లో అనుసంధానించబడినది మరియు ఈ న్యూట్రల్ మరియు దీని మధ్య అనుసంధానించబడినది కాబట్టి అది ఏమి చేస్తుంది ఆ వోల్టేజ్ VAN మాగ్నిట్యూడ్ VAN ను తీసుకుంటాము అప్పుడు కరెంట్ Ia ను తీసుకుంటుంది అప్పుడు వోల్టేజ్ VAN Ia మధ్య కోణం యొక్క cos అని వ్రాస్తాము అది VAN యొక్క కోణం VAN Ia యొక్క కోణం Ia ఈ విధంగా సులభంగా అర్థం చేసుకోవడానికి వ్రాయబడింది కాబట్టి దీనిని చూస్తే P1VANIa cos VAN విలువ 0 రిఫరెన్స్ కాబట్టి మరియు Ia కూడా 0 కాబట్టి ఇది 667 వాట్ అవుతుంది అదే విధంగా P2 కోసం ఇది VBN Ib అవుతుంది రేఖాచిత్రాన్ని చూడండి మరియు దానిని వ్రాయండి దాని Cosine VBN యొక్క కోణం 120o మరియు Ib యొక్క కోణం 93 ఇది పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ వాస్తవానికి ఈ వ్యత్యాసం పవర్ ఫ్యాక్టర్ కోణం కాబట్టి ఇది 800 వాట్ అదేవిధంగా P3 VCN Ic cos ఇది VCN యొక్క కోణం 120 మరియు Ic యొక్క కోణం 66 కాబట్టి ఇది 600 వాట్ అవుతుంది అందువల్ల గ్రహించిన మొత్తం శక్తి PT P1 P2 P3 కాబట్టి 2067 వాట్ దీనికి సమాధానం ఇప్పుడు మరొక విషయం PT Ia2 RA ఫేజ్ a యొక్క నిరోధకత RA Ib 2 RB ఫేజ్ b యొక్క నిరోధకత తరువాత Ic2 RC అన్ని పరిమాణాలను చేస్తే నేను ఇప్పుడే కాబట్టి ఈ కరెంట్ యొక్క పరిమాణం మరియు రెసిస్టివ్ విలువ ఈ విలువ లను ప్రతిక్షేపించినట్లయితే ఇక్కడ 2067 వాట్ కూడా 2067 వాట్ ఉంది కాబట్టి ఇది సరిపోతుంది కాబట్టి సమాధానాలు సరైనవి దీనిని అర్థం చేసుకున్నారు కాబట్టి మరొక ఉదాహరణ తీసుకోండి చిత్రం 29 లో 3 ఫేజ్ సమతుల్య లోడ్ ZY 8 j 6 Ω ఉంది లోడ్ 208 వోల్ట్ 208 వోల్ట్ లైన్లతో అనుసంధానించబడి ఉంటే W1 మరియు W2 యొక్క రీడింగులను PT మరియు Q T ను కనుగొనండి కాబట్టి ఇది నిజానికి చిత్రం 29 కాబట్టి చిత్రం 29 కి తిరిగి వస్తే అది ఇక్కడ ఉంది ఇది అదే చిత్రం ఇక్కడ మనం సూత్రాన్ని ఉత్పన్నం చేశాం ఇది చిత్రం 30 మరియు ఇది చిత్రం కాబట్టి మరియు డేటా అక్కడ ఇవ్వబడింది కాబట్టి మనము దీనికి తిరిగి వస్తాము కాబట్టి ఇక్కడ ఇంపెడెన్స్ స్టార్ కనెక్ట్ చేయబడిన లోడ్ 8j6Ω మరియు లైన్ మరియు లైన్ మధ్య వోల్టేజ్ 208 వోల్ట్ ఇవ్వబడింది మనం W1 మరియు W2 మరియు PT మరియు Q T కనుగొనాలి కాబట్టి ZY విలువ 8 j 6 10 ∠36 870 Ω అవుతుంది లైన్ వోల్టేజ్ 208 వోల్ట్ కాబట్టి లైన్ కరెంట్ ఇది స్టార్ అనుసంధానించబడినది కాబట్టి VP ZY కాబట్టి అది VP ఫేజ్ వోల్టేజ్ ఎందుకంటే ఇది లైన్ మరియు లైన్ మధ్య వోల్టేజ్ ఇవ్వబడింది 208 వోల్ట్ కాబట్టి ఫేజ్ వోల్టేజ్ లైన్ వోల్టేజ్ 3ZY అవుతుంది కేవలం మగ్నిట్యూడ్ ని పరిగణించాము కాబట్టి 208 ఇవ్వబడింది కాబట్టి ఇక్కడ √3 10 మాగ్నిట్యూడ్ ఇది ఇంపెడెన్స్ 10 కాబట్టి IL మాగ్నిట్యూడ్ 12 ఆంపియర్ అవుతుంది అందువల్ల P1 VL IL cos 30 o మరియు ఇది 36 87 o కాబట్టి ఇది ఇక్కడ ఇది ఇక్కడ 36 87o అని వ్రాయబడింది కాబట్టి P1 208 కరెంట్ మాగ్నిట్యూడ్ IL లైన్ కరెంట్ మనకి వచ్చింది cos 30 o 36 87 కాబట్టి P1 980 అదేవిధంగా P2 VL IL cos 30 o కాబట్టి ఇది P2 VL విలువ 208 IL విలువ 12cos 30 36 87 అవుతుంది కాబట్టి ఇది 2478 1 వాట్ ఇప్పుడు P2 P1 అంటే ఇది ఇండక్టివ్ లోడ్ ఎందుకంటే ఇది ఇండక్టివ్ అని మనం చూశాం కాబట్టి P2 P1 మరియు మొత్తం శక్తి PT ఇది మొత్తం శక్తి PT P1 P2 దీన్ని జోడిస్తే అది వాస్తవానికి 3 4586 కిలో వాట్ అవుతుంది దీనిని 1000 ద్వారా భాగిస్తే అది కిలోవాట్ అవుతుంది ఇప్పుడుQT √ 3 P2 P1ఇది √ 3 అవుతుంది ఎందుకంటే P2 P1 1497 6 వచ్చింది నేరుగా 1497 6 VAr పొందుతాము కాబట్టి ఈ విలువ నిజానికి 2 594 kVAr అవుతుంది మరియు ఇది ఒక అభ్యాసం దీనికి సమాధానాలు ఇవ్వబడతాయి ఈ అభ్యాసం ని చేయండి మరియు అది డెల్టా లోడ్ కలిగి ఉంటే అప్పుడు అది సామర్థ్యం కాబట్టి దాన్ని పరిష్కరించండి సమాధానాలు కూడా ఇవ్వబడతాయి కాబట్టి ధృవీకరించుకోవచ్చు ఇప్పుడు ఇది చాలా ఆసక్తికరమైన సమస్య జూమ్ను కొద్దిగా తగ్గించుకోనివ్వండి కాబట్టి ఈ సమస్యలో రెండు బ్యాలెన్స్ లోడ్లు 240 kV కి అనుసంధానించబడి ఉన్నాయి ఇది చిత్రం 32 లో చూపిన విధంగా ఫ్రీక్వెన్సీ 60 హెర్ట్జ్ లైన్ కాబట్టి చిత్రం 32 లోడ్ 1 ఇచ్చిన 30 కిలోవాట్లలో 0 6 లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ వద్ద 30 కిలోవాట్ల ని తీసుకుంటుంది కాబట్టి ఈ పవర్ ఫ్యాక్టర్ నుండి రియాక్టివ్ పవర్ లోడ్ రియాక్టివ్ శక్తిని కూడా గ్రహిస్తుంది ఎందుకంటే పవర్ ఫ్యాక్టర్ ఇవ్వబడింది అయితే లోడ్ 2 0 8 లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ వద్ద 45 k VAR ను తీసుకుంటుంది ఇక్కడ ఇది వక్రీకృత సమస్య కాబట్టి ఇక్కడ అది 45 kVAr అయితే పవర్ ఫ్యాక్టర్ 0 8 ఉన్నప్పుడు అంటే ఇక్కడ P ని కనుగొనవలసి ఉంది మరియు VAr కోసం Q ని కనుగొనవలసి ఉంటుంది అందువల్ల మొదటిది లోడ్ ద్వారా గ్రహించిన కాంప్లెక్స్ రియల్ మరియు రియాక్టివ్ శక్తిని కనుగొనాలి మరియు బి లైన్ కరెంట్ మరియు సిమూడు కెపాసిటర్ల కెవిఆర్ రేటింగ్ ఇవి శక్తి కారకాన్ని 0 9 లాగింగ్కు పెంచడానికి లోడ్తో సమాంతరంగా డెల్టాలో అనుసంధానించబడి ఉన్నాయి మరియు CP విలువను కూడా కనుగొనండి కాబట్టి రేఖాచిత్రం చూస్తే వాస్తవానికి ఇది రేఖాచిత్రం కాబట్టి ప్రశ్న ఏమిటంటే ఇక్కడ కొంచెం అర్థం చేసుకోవాలి కాబట్టి లోడ్లు ఉన్నాయి కాబట్టి ఇవి మూడు లైన్లు a b c ఇది మూడు లైన్లు ఉన్నాయి మరియు ఈ లోడ్లు అనుసంధానించబడ్డాయి ఇది సమతుల్య లోడ్ 1 మరియు ఇది సమతుల్య లోడ్ 2 లోడ్లు అనుసంధానించబడ్డాయి కాబట్టి ఇది కెపాసిటర్ లేకుండా అనుసంధానించబడింది అని అనుకుందాం ఇప్పుడు ఈ కెపాసిటర్లు డెల్టా రూపంలో అనుసంధానించబడి ఉన్నాయి వాస్తవానికి విషయాలు ఎలా కనెక్ట్ అయ్యాయో స్వయంగా చూడండి కాబట్టి ఇప్పుడు ఇక్కడ సమస్యలో ఇది ప్రస్తావించబడింది సమస్యలో డెల్టా లోడ్కు సమాంతరంగా అనుసంధానించబడి ఉన్న మూడు కెపాసిటర్ల యొక్క kVAr రేటింగ్ పవర్ ఫాక్టర్ 0 9 లాగింగ్ పెంచడానికి అని ప్రస్తావించబడింది కాబట్టి ఇది పవర్ ఫాక్టర్ సంయుక్త పవర్ ఫాక్టర్ ఇవ్వబడినది అది విభిన్న సమస్య కానీ పవర్ ఫాక్టర్ పెంచాలి మొదటి లోడ్ యొక్క పవర్ ఫాక్టర్ వద్ద 0 6 లాగింగ్ మరియు రెండవ లోడ్ కోసం ఇది 0 8 లాగింగ్ కాబట్టి ఇదంతా ఇవ్వబడింది కాబట్టి ఇది చిత్రం 32 లో ఉంది ఇది చిత్రం 32 కాబట్టి ఈ కెపాసిటర్ విషయం తరువాత పరిశీలిద్దాం కాబట్టి ప్రశ్న ఏమిటంటే ఇది కరెంట్ Ia ఇది Ib కాబట్టి ఈ Ia అప్పుడు ఈ కరెంట్ కొంత భాగం Ia 1 కి వెళుతుంది మరియు Ia 2 కి వెళుతుంది ఇది మనం తరువాత చూద్దాం కాబట్టి ప్రశ్న మరియు ఇది బ్యాలెన్స్ లోడ్ 1 బ్యాలెన్స్ లోడ్ 2 కాబట్టి ఇది ప్రాథమికంగా సమాంతర సర్క్యూట్ 3 ఫేజ్ ఇది సమాంతర సర్క్యూట్ మరియు ఇది సమస్య కాబట్టి ఇప్పుడు చాలా సులభం కాబట్టి అంటే Ia Ia1 Ia2 మరియు అదేవిధంగా 120 o ఫేజ్ షిఫ్ట్ ను సులభంగా పొందగలవు ఎందుకంటే ఇది సమతుల్య వ్యవస్థ కాబట్టి పరిమాణం అదే విధంగా ఉంటుంది కాబట్టి Ia Ia1 Ia2 ఇక్కడ చూడవచ్చు అంటే అలా అంటే లోడ్ 1 P1 30 KW cos 1 0 6 అంటే sin 1 0 కాబట్టి S1 అపరెంట్ పవర్ P1 cos 1 అది 50 KVA మరియు Q 1 S 1 sin 1 అవుతుంది 50 0 8 40 kVAr అవుతుంది అందువల్ల KV A పరంగా P1 j Q1 30 j 40 కిలోవోల్ట్ ఆంపియర్ అవుతుంది అదేవిధంగా లోడ్ 2 సమస్య క్లిష్టంగా ఉన్నందున ఇక్కడ ఇది q2 45 kVAr ఇవ్వబడింది P ను తెలుసుకోవాలి పవర్ ఫ్యాక్టర్ వెనుకబడి ఉంది అంటే కరెంట్ లాగింగ్ కాబట్టి sin 2 0 6 cos 2 0 8 అందువల్ల S2 q2 sin 2 అంటే 45 0 6 75 KVA అవుతుంది కాబట్టి P2 S 2 cos2 2 75 0 8 ఇది 60 KW అవుతుంది అందువల్ల KVA లో P2 j Q 2 60 j 45 ఇప్పుడు మొత్తం సంక్లిష్ట శక్తి P j Q P1 P2 j Q 1 Q 2 అవుతుంది ఇది 90 j 85 KVA అవుతుంది అందువల్ల P j Q 90 2 85 2 యొక్క వర్గమూలం తీసుకుంటే అది 123 8 మరియు కోణం 43 36 o KVA అవుతుంది అంటే అది V I cos V I sin రూపం కాబట్టి ఇప్పుడు ఇది KVA మరియు 123 8KVA అపరెంట్ పవర్ ఇప్పుడు ప్రశ్న ఇప్పుడు IL1 3VLILcos 1P1మనకు తెలుసు కాబట్టి P1 30 వచ్చింది మరియు ఇది కిలోవాట్లో ఉంది మరియు ఇది √ 3 240 కిలోవాల్ట్ 0 కాబట్టి ఇది వాస్తవానికి 120 28 మిల్లీ ఆంపియర్ అవుతుంది ఇది కిలోవాట్ లో వ్రాయబడుతుంది కాబట్టి ఇది కూడా కిలోవోల్ట్ కాబట్టి పరిష్కరిస్తే అది 120 28 మిల్లీ ఆంపియర్ అవుతుంది మరియు 1 cos 10 130 మరియు కరెంట్ వెనుకబడి ఉంటుంది కాబట్టి 120 28 కోణం 53 13o మిల్లీ ఆంపియర్ కాబట్టి కరెంట్ వెనుకబడి ఉంది అదేవిధంగా IL2 కి ఇది 60 √ 3 240 0 8 మిల్లీ ఆంపియర్ అవుతుంది ఇది 180 42 మిల్లీ ఆంపియర్ గా లభిస్తుంది 60 కిలోవాట్లో ఉంటుంది మరియు ఇది కిలోవోల్ట్లో ఉంటుంది కాబట్టి చివరికి అది మిల్లీ ఆంపియర్ నుండి ఆంపియర్ అవుతుంది ఇది 180 42 మిల్లీ ఆంపియర్ మరియు కోణం 36 86o లాగింగ్ అవుతుంది కాబట్టి Ia2 180 42 కోణం 36 87o మిల్లీ ఆంపియర్ అందువల్ల KCL ను వర్తింపజేస్తే మొత్తం కరెంట్ Ia విలువ Ia1 Ia2 కు సమానంగా ఉంటుంది కాబట్టి సరళీకృతం చేస్తే ఈ విలువ 297 36 o మిల్లీ ఆంపియర్ గా లభిస్తుంది కాబట్టి Ib కేవలం 120o ఫేజ్ షిఫ్ట్ Ia ∠ 120o ఇది 297 360 మిల్లీ ఆంపియర్ అవుతుంది అదేవిధంగా Ic Ia ∠120 o ఇది 297 8 అవుతుంది 64o మిల్లీ ఆంపియర్ కాబట్టి ఇక్కడ Ia వచ్చింది మరియు ఇక్కడ ప్రతిక్షేపించండి మరియు పరిమాణం విలువ లభిస్తుంది అదే విలువ ఉంటుంది ఇప్పుడు Qc ఇది ఇది చాలా సులభమైన విషయం QcP ఉంటుంది కాబట్టి మనకు ఇది ఎలా వచ్చింది cos పవర్ ఫాక్టర్ ను 0 9 కి మెరుగుపరచాలని అనుకుంటున్నాము కాబట్టి new 25 మరియు శక్తి త్రిభుజాన్ని గీయండి అక్కడ నుండి Qc యొక్క వ్యక్తీకరణను కనుగొనండి స్వయంగా చేయండి కాబట్టి ఇది నేను మీకు వదిలివేస్తున్నాను కాబట్టి Qc విలువ 41 4kVAr అవుతుంది మరియు మరొక విషయం ఏమిటంటే ఇక్కడ కెపాసిటర్ CP విలువ కనుగొనలేదు ఇది డెల్టా కనెక్ట్ చేయబడిన కెపాసిటర్ దీని నుండి మైక్రో ఫారాడ్లో CP యొక్క సామర్థ్యం విలువ కనుగొనడానికి ప్రయత్నించండి దీనికి సమాధానం ఇవ్వలేదు ఇక్కడ కానీ దయచేసి దీన్ని చేయమని సూచిస్తున్నాను మరియు ఇది చాలా సులభం తదుపరి అదే వాట్ మీటర్ ఉపయోగించి రియాక్టివ్ పవర్ యొక్క కొలత నా ఉద్దేశ్యం అదే వాట్ మీటర్ ఉపయోగించి రియాక్టివ్ పవర్ కొలత ఈ సందర్భంలో జూమ్ను కొద్దిగా తగ్గించుకుందాం ఈ సందర్భంలో ఏమి జరుగుతుంది కొన్నిసార్లు దీనిని కనుగొంటాము కరెంట్ కాయిల్ను ఒక ఫేజ్ లో ఉంచాలి మరియు ఫేజార్ కాయిల్ను ఇతర ఫేజ్ లతో అనుసంధానించాలి కొన్నిసార్లు మనం ఆ వాట్మీటర్ ను m లాగా వ్రాస్తాము కాబట్టి m l అప్పుడు ఇది సోర్స్ సైడ్ ఇది లోడ్ సైడ్ C మరియు V కొన్నిసార్లు ఇలా వ్రాస్తాము కాని వోల్టేజ్ కాయిల్ వద్ద నిరోధకత చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రవహించే కరెంట్ కానీ ఏమైనప్పటికీ దాదాపు కరెంట్ అదే కరెంట్ ఇక్కడ ప్రవహిస్తుంది కాబట్టి ఈ కరెంట్ అదే వాట్ మీటర్ ఉపయోగించి రియాక్టివ్ శక్తిని కొలవడానికి ఇక్కడ కరెంట్ కాయిల్ను ఒక ఫేజ్ లో ఉంచండి ఒక ఫేజ్ a లో నేను కరెంట్ కాయిల్ను ఉంచాను ఇది కరెంట్ Ia ని చూస్తుంది మరియు C V అయిన ఫేజార్ కాయిల్ ఇది b మరియు c అయిన ఇతర రెండు ఫేజ్ లతో అనుసంధానించబడి ఉంది అప్పుడు ఇది వాస్తవానికి రియాక్టివ్ శక్తిని ఇస్తుంది ప్రశ్న ఏమిటంటే ఎలా వస్తుందో తెలుసుకోవాలి కాబట్టి ఇది ZY ZY ZY ఇది AN అదే విషయం ఇది వాస్తవానికి ఇది a ఇది c మరియు ఇది చిన్న b అదే విషయం కాబట్టి Ia అదే కరెంట్ ఇక్కడ ప్రవహిస్తోంది Ia VAN కోణం 0 ఇది VAN మరియు ఇది n అదే విషయం అదే అర్థం వస్తుంది కాబట్టి ఎటువంటి గందరగోళం ఉండకూడదు కాబట్టి In VAN ∠ 0 ZY అవుతుంది VAN 0 అప్పుడు z భాగించబడుతుంది కాబట్టి ఇది VAN Z ∠ అవుతుంది ఇది Ia అదేవిధంగా Ib మరియు Ic కొరకు ప్రశ్న ఇది ఎలా ఉంటుంది ఒకవేళ దీన్ని కనెక్ట్ చేస్తే అప్పుడు రియాక్టివ్ పవర్ యొక్క విలువ ఎలా ఉంటుంది అయితే అప్పుడు చేయడం ఈ సందర్భంలో ఫేజార్ రేఖాచిత్రాన్ని గీయండి ఇప్పుడు ఇది Vab అని అనుకుందాం ఇది Vab మరియు ఇది VAN మరియు కరెంట్ విలువ VAN నుండి కోణం వెనుకబడి ఉంది కానీ వాట్ మీటర్ వాస్తవానికి ఈ రేఖాచిత్రం చూస్తే ఆ వాట్ మీటర్ వాస్తవానికి కరెంట్ Ia మరియు Vbc వోల్టేజ్ను ఇస్తుంది మరియు ఇది Vbc మరియు Ia ల మధ్య కోణం తీసుకుంటుంది ఎందుకంటే ఈ ఫేజార్ కాయిల్ b c వద్ద అనుసంధానించబడి ఉంది కాబట్టి ఇది వోల్టేజ్ Vbc మరియు Ia ను మరియు Ia మరియు Vbc ల మధ్య కోణాన్ని కొలుస్తుంది కాబట్టి అది ఏమిటంటే అంటే ఇక్కడ ఫేజార్ రేఖాచిత్రంలో ఇది Vab ఇది VAN మరియు కరెంట్ డిగ్రీలు వెనుకబడి ఉంది మరియు ఇది Vab మరియు Vbc Vbc Vab మధ్య కోణం 120 o తెలుసు కాబట్టి VAN మరియు Vbc కోణం మధ్య కోణం 900 ఈ కోణం 0 కాబట్టి ఈ కోణం 900 0 అందువల్ల ఆ వాట్ మీటర్ రీడింగ్ కరెంట్ Ia యొక్క పరిమాణం మరియు Vb యొక్క పరిమాణం అప్పుడప్పుడు నేను బార్ను ఉంచాను కొన్నిసార్లు బార్ ఉంచలేదు Ia మరియు Vbc మధ్య కోణం 90 o అని చెప్పాను కాబట్టి cos 90 o వాట్ మీటర్ రీడింగ్ VL IL sin అవుతుంది కానీ రియాక్టివ్ పవర్ విలువ √ 3 VL IL sin అప్పుడు సరైన విలువ ను పొందడానికి ఈ రీడింగ్ ను √ 3 తో గుణించాలి కాబట్టి రియాక్టివ్ శక్తిని కొలవడానికి అదే వాట్మీటర్ను ఉపయోగించవచ్చు అందువలన అంటే వాట్ మీటర్ కావచ్చు కాబట్టి ఇది 3 యొక్క గుణకార కారకాన్ని కలిగి ఉండటం ద్వారా 3 ఫేజ్ రియాక్టివ్ శక్తిని సూచిస్తుంది వాట్ మీటర్ రీడింగ్ కావాలంటే వాట్ మీటర్ కారకం √ 3 ను గుణించడం ద్వారా క్రమాంకనం చేయాలి అంటే ఈ విషయాన్ని √ 3 తో గుణించవలసి ఉంటుందని తెలుసు కాబట్టి ఏ రీడింగ్ అయినా √ 3 తో గుణించబడితే అప్పుడు రియాక్టివ్ పవర్ లభిస్తుంది కాబట్టిఇది రియాక్టివ్ పవర్ పొందడానికి వాట్ మీటర్ యొక్క కనెక్షన్ అదే వాట్ మీటర్ ను ఉపయోగించవచ్చు కాబట్టి ఇది అభ్యాసం ఈ సమస్యను నేను పుస్తకం నుండి తీసుకున్నాను కాబట్టి ఇది a b c అనుకుందాం అకస్మాత్తుగా ఈ ఫేజ్ తెరవబడింది కాబట్టి ఇది j 100 Ω ఇది 100 Ω మరియు A B C ఈ విషయాలన్నీ ఇవ్వబడినవి VOB ను కనుగొనవలసి ఉంది అది వోల్టేజ్ b ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ VOB కాబట్టి సిస్టమ్ 208 వోల్ట్ మరియు A B C సమానమైన 208 వోల్ట్ అంటే అది లైన్ టు లైన్VOB ను కనుగొనండి మరియు సమాధానం ఇవ్వబడింది 284 ∠ 1500 వోల్ట్ సమాధానం సరైనది చాలా సరళమైన సమస్య తెలుసుకోవడానికి ప్రయత్నించండి చాలా ఆసక్తికరమైన సమస్య మరొక అభ్యాసం 3 ఫేజ్ 3 వైర్ 220 వోల్ట్ A B C వ్యవస్థలో లైన్ కరెంట్ Ia ఇవ్వబడినది Ib ఇవ్వబడినది Ic ఇవ్వబడినది వాట్ మీటర్ యొక్క రీడింగులను a మరియు b లైన్ లలో కనుగొనండి మరియు రీడింగులు కూడా ఉంటే వాట్మీటర్ను b మరియు c మరియు a c కలిగి ఉంటే వాట్మీటర్ను a మరియు b లైన్లో కనెక్ట్ చేసి రీడింగ్ ను కనుగొనండి వాట్ మీటర్ b మరియు c లు కనెక్ట్ చేయండిరీడింగ్ ను కనుగొనండి వాట్మీటర్ a మరియు c రీడింగ్ ను కనుగొనండి మరియు ఈ సమాధానాలన్నీ ఇవ్వబడ్డాయి మరియు ఈ రీడింగ్ లు ఎందుకు భిన్నంగా ఉన్నాయో తెలుసుకోండి ఇప్పుడు ఈ 3 ఫేజ్ సర్క్యూట్ను ముగించే ముందు ఒకటి లేదా రెండు విషయాలు నేను ఇక్కడ చెబుతాను ఒక సర్క్యూట్ యొక్క ఇంపెడెన్స్ ఇచ్చినట్లయితే కొన్నిసార్లు ఇవ్వబడుతుంది అనుకుందాం అది Z j Ω అని ఇవ్వబడితే అప్పుడు r యొక్క విలువ x యొక్క విలువ ఏమిటి కాబట్టి ఇది ఇవ్వబడింది అనుకుందాం మరియు ఎవరైనా ఇంపెడెన్స్ j ఇచ్చి r ఎంత x ఎంత అని అడుగుతారు కాబట్టి R విలువ మరియు X విలువ ఏమిటి j 0 1 j అని రాయవచ్చు అంటే 0 cos π 2 అని వ్రాయవచ్చు మరియు 1 j ను j sin π 2 అని వ్రాయవచ్చు అంటే దీన్ని వాస్తవానికి ej2 అని వ్రాయవచ్చు అంటే j ej2 ఇది సంక్లిష్ట సంఖ్య కాబట్టి √ j అంటే మరియు j అంటే j ej2 దాన్ని శుభ్ర పరుస్తాను అది z √ j j12 కాబట్టి j ej212ej4 ఇది cos 4j sin 4 12j12 అంటే R 1√2 మరియు X కూడా 1√2 కాబట్టి ఇప్పుడు మరొక విషయం ఎలా లెక్కించాలి ఇంకొక విషయం ఏమిటంటే j j విలువ ఎంత అని అడిగితే j ను మనం చూశాము ఇప్పుడే j j ej2j అంటే ej22 అంటే వాస్తవానికి j 2 1 కాబట్టి e 2 ఇది వాస్తవ సంఖ్య j j అంటే ఇది e 2 నిజమైన సంఖ్య కాబట్టి వీటితో 3 ఫేజ్ AC సర్క్యూట్ భాగం ముగిసింది తరువాత మనం మాగ్నెటిక్ సర్క్యూట్లను తీసుకుంటాము మరియు ఆ తరువాత సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ మరియు 3 ఫేజ్ ఇండక్షన్ మెషీన్లు మరియు DC మెషీన్లు ఉంటాయి